ఇప్పుడు ఒక ఇండక్టర్ లో పవర్ మరియు ఎనర్జీ వద్ద కనిపిస్తాయని కెపాసిటర్ కోసం ఇప్పటికే దీన్ని చేసాము వోల్టేజ్ కరెంటు సంబంధం నుండి మీకు తెలిసినట్లుగా కెపాసిటర్లు మరియు ఇండెక్టర్స్ గణిత భావము లో వోల్టేజ్ మరియు కరెంటు మార్పు యొక్క పాత్రలతో పోలినట్లుగా ప్రవర్తిస్తాయి ఎనర్జీ కి సంబంధించినంతవరకు ఇలాంటిదే చెబుతాము మనకు వోల్టేజ్ V తో ఇండక్టర్ L మరియు దాని ద్వారా ప్రవహించే కరెంట్ I మరియు ఏదైనా రెండు టెర్మినల్ ఎలిమెంట్ లో ఉన్నట్లుగానే పవర్ వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క గుణకారం కానీ ఒక ఇండక్టర్ మనకు ఇండక్టెన్స్ వోల్టేజ్ LdIdt I గా ఉంది ఇక్కడ ప్రతిక్షేపిస్తే LdIdt మునుపటిలాగా వస్తుంది అది కొంచెం క్లిష్టంగా గా కనిపిస్తుంది కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది కూడా పాజిటివ్ గా లేదా నెగిటివ్ గా ఉంటుంది అని గ్రహించడం కాబట్టి ఈ గుణకారాన్ని పరిశీలిస్తే వాస్తవానికి ఈ అవకాశాలు ఉన్నాయి కరెంటు 0 అని అనుకుందాము మరియు పెరుగుతుంది అంటే దాని డెరివేటివ్ కూడా 0 కన్నా ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఇండక్టర్ పవర్ ని గ్రహిస్తుంది లేదా పవర్ ఇండక్టర్లోకి పంపబడుతుంది అదే విధంగా I 0 కన్నా ఎక్కువగా ఉంటే మరియు తగ్గుతుంది టైం డెరివేటివ్ 0 అయితే అది పవర్ ను అందిస్తుంది I 0 మరియు పెరిగినప్పుడు అది తక్కువ పాజిటివ్ గా మారుతుంది టైం డెరివేటివ్ 0 కన్నా ఎక్కువ ఉంటుంది మరియు ఇది పవర్ ని అందిస్తుంది ఎందుకంటే నెగటివ్ కరెంట్ మరియు పాజిటివ్ డెరివేటివ్ యొక్క గుణకారం ఇక్కడ పాజిటివ్ సంఖ్య వస్తుంది చివరికి నెగిటివ్ I మరియు తగ్గుతుంటే అది తక్కువ పవర్ ని గ్రహిస్తుంది ఇప్పుడు కెపాసిటర్ విషయంలో నాకు కొన్ని తరంగ రూపాలు ఉన్నాయి మరియు ఇది ఎలా జరుగుతుందో చూపించారు కాబట్టి ఇలాంటి పని చేయవచ్చు కానీ కెపాసిటర్ విషయంలో వోల్టేజ్ తరంగ రూపానికి బదులుగా కరెంట్ తరంగ రూపం ఉంటుంది కాబట్టి ఇండక్టర్ కూడా పవర్ ని గ్రహించగలదు లేదా పవర్ ని ఇవ్వగలదని ఇప్పుడు అర్థమయింది ఇప్పుడు అది యాక్టివ్ లేదా ప్యాసివ్ అని మనం ఎలా నిర్ధారణ చేస్తారు మళ్ళీ కెపాసిటర్లు 0 స్థితి నుండి ప్రారంభమయ్యి ఎనర్జీ ని ఇండక్టర్ కోసం అది పవర్ ని గ్రహించగలదా లేదా పంపిణీ చేయగలదా చూస్తాము ఇండక్టర్ చే గ్రహించిన ఎనర్జీ ని మరియు ఎనర్జీ అని చెప్పినప్పుడు టైం ఇంటర్వెల్ ని పేర్కొనాలి ఆ టైం పీరియడ్ లో పవర్ ని ఇంటెగ్రేట్ చేయాలి ఇంటెగ్రేషన్ యొక్క లిమిట్స్ టైం ఇంటర్వెల్ లో విస్తరించి ఉండాలి ఇప్పుడు ఇండక్టర్ కరెంటు సోర్స్ ద్వారా నడపబడుతుందని ఊహించుకుందాం కెపాసిటర్ కోసం ముందు I కెపాసిటర్ మరియు కొన్ని వోల్టేజ్ v రూపాన్ని చూపించండి ఒక కెపాసిటర్ వోల్టేజ్ సోర్స్ ద్వారా నడపబడుతుందని అనుకోవచ్చు ఇక్కడ కరెంట్ సోర్స్ I తో నడుపుతుంది మరియు కాల క్రమేణా I వర్సెస్ t దీనికి కొంత వైవిధ్యం ఉంది ఇది 0 నుండి మొదలవుతుంది అని తర్వాత t1 సమయం తర్వాత ఇది ఒక నిర్దిష్ట విలువ I L కి వెళ్తుంది కాబట్టి కాల క్రమేణా ఎనర్జీ ఇంటిగ్రల్ VtItdt LdIdt అవుతుంది మరియు ఇంటిగ్రేషన్ యొక్క ఇంటర్వెల్ 0 నుండి t1 వరకు ఉంటుంది ఇది ఇంతకుముందు చర్చించినట్లుగా కొంచెం క్లిష్టంగా కనిపిస్తుంది కానీ ఇది కరెంటు స్క్వేర్ యొక్క టైం డెరివేటివ్ కు సంబంధించినది అని సులభంగా చూస్తారు ఎందుకంటే d dt 2IdIdt కాబట్టి ఈ ఇంటిగ్రల్ L 2 ఇంటిగ్రల్ గా 0 నుండి t1 గా మారుతుంది I2యొక్క టైం డెరివేటివ్ ప్రాధమికంగా మనకు కాలక్రమేణా స్క్వేర్ కరెంట్ యొక్క టైం డెరివేటివ్ యొక్క ఇంటిగ్రల్ ను కలిగి ఉంటుంది కాబట్టి 0 నుండి t1 ఇంటర్వెల్ లో ఇండక్టర్ చేత గ్రహించబడిన ఎనర్జీ I2 యొక్క టైం డెరివేటివ్ కి సంబంధించి ఒక ఇంటిగ్రేషన్ చేయబడుతుంది ఇది I2 0 నుండి t 1 వరకు ఉండే ఫంక్షన్ టైం 0 నుండి t1 వరకు వెళుతుంది కాబట్టి ఇండక్టర్ కరెంట్ 0 నుండి కొంత విలువ IL అవుతుంది కాబట్టి ఈ సంఖ్య 12LIL2 తప్ప ఏమీ కాదు కాబట్టి మీరు ఇండక్టర్లోని కరెంట్ను 0 నుండి IL కి కాల క్రమేణా మార్పు చేస్తే ఈ ఫలితం మొదట ఏమి చెబుతుంది అంటే అప్పుడు ఇండక్టర్కు అందించే మొత్తం పవర్ 12LIL2అవుతుంది ఇప్పుడు అది 0 నుండి IL కి కరెంట్ ఎలా వస్తుంది అనే దానిపై ఆధారపడి ఉండదు మీకు అదే సమాధానం లభిస్తుంది కాబట్టి దాని నుండి ఒక ఇండక్టర్ కరెంట్IL ను తీసుకువెళ్తుంది అని చెప్పుకోవచ్చు అది 12LIL2 ఎనర్జీ నిల్వ ని కలిగి ఉంటుంది కాబట్టి కరెంట్ లో ప్రవహిస్తున్న ఇండెక్టర్ IL నిల్వ చేయబడిన ఎనర్జీ 12LIL2 అవుతుంది ఇప్పుడు కెపాసిటర్ మాదిరిగా మీరు ఇండక్టర్ కరెంట్ను 0 నుండి కొంత విలువ ILకు తీసుకున్నప్పుడు అది కొంత ఎనర్జీ ని గ్రహిస్తుంది మరియు ఆ తరువాత అది తిరిగి ఇవ్వగలదు కాబట్టి కరెంట్ 0 కి తిరిగి వెళుతుంది అప్పుడు ఈ ఎనర్జీ అంతా ఇండక్టర్ నుండి మిగిలిన సర్క్యూట్లోకి తిరిగి వస్తుంది కానీ 0 నుండి ప్రారంభించి ఇండక్టర్ ఎనర్జీ ని మాత్రమే గ్రహించగలదు ఎందుకంటే ఎనర్జీ యొక్క వ్యక్తీకరణ ని చూస్తే IL2 ఉంటుంది ఇది ఎల్లప్పుడూ పాజిటివ్ సంఖ్య కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఎనర్జీ ని గ్రహిస్తుంది మరియు కెపాసిటర్ లేదా రెసిస్టర్ లాగా పాసివ్ మూలకం రెసిస్టన్స్ వలె కాకుండా ఇది ఎనర్జీ ని వెదజల్లదు ఇది తరువాత తిరిగి పొందగలిగే ఎనర్జీ ని మాత్రమే నిల్వ చేస్తుంది కాబట్టి ఇండక్టర్ పాసివ్ ఎలిమెంట్ కాబట్టి కెపాసిటర్ విషయంలో చాలా రకాలుగా గణితశాస్త్రంలో చాలా పోలికగా ఉన్నందున కొంచెం త్వరగా జరిగిన ఇండక్టర్ గురించి మరింత వివరంగా చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇండక్టర్లోని ఎనర్జీ కి సంఖ్యా ఉదాహరణను త్వరగా తీసుకుంటాను కాబట్టి మనకు 1 మిల్లీ హెన్రీ ఇండక్టర్ ఉందని అనుకుందాము మరియు ఇది కరెంటు సోర్స్ ద్వారా నడుపబడుతుంది మరియు కరెంట్ కి ఒక నిర్దిష్ట తరంగ రూపం ఉంది మరియు సరదాగా కరెంట్ 0 కు సమానంగా ఉండటానికి ముందు 0 అని చెప్పనివ్వండి మరియు ఇది పాజిటివ్ గా ఉంటుంది మరియు ఇది కొంత సమయం తర్వాత ఈ విలువలో ఉంటుంది కాబట్టి కరెంటు 100 మైక్రో సెకన్ల ఇంటర్వెల్ లో 0 నుండి 10 మిల్లీ ఆంపియర్ వరకు మారుతుంది మరియు ఇది t 100 మైక్రోసెకన్ల తర్వాత 10 మిల్లీ ఆంపియర్ వద్ద ఉంటుంది కాబట్టి దీంతో అన్నీ రకాల లెక్కలు చేయవచ్చు మొదట ఈ పొలారిటీ లో ఇండక్టర్ అంతటా వోల్టేజ్ ని లెక్కిద్దాం v అనేది LdIdt అని తెలుసు కాబట్టి t 0 కి ముందు కరెంటు వోల్టేజ్ యొక్క మార్పు 0 గా ఉంటుంది కరెంటు స్థిరంగా ఉన్నప్పుడు t 100 మైక్రో సెకన్ల తరువాత వోల్టేజ్ 0 అవుతుంది మరియు ఈ రెండింటి మధ్య 0 నుండి 100 మైక్రో సెకన్ల వరకు మనకు నిర్దిష్ట స్లోప్ ఉంటుంది ఇది ఇండక్టర్లో నిర్దిష్ట కరెంటు కు సరిపడినట్లుగా ఉంటుంది మరియు ఆ కరెంట్ ఎంత వీటిని సరళ రేఖ విభాగాలుగా తీసుకున్నామని గుర్తుంచుకోవాలి కాబట్టి స్లోప్ ను లెక్కించడం తేలిక ఇది 1 మిల్లీ హెన్రీ యొక్క మార్పు కంటే 100 రెట్లు ఉంటుంది 100 మైక్రో సెకన్ల ఇంటర్వెల్ లో 10 మిల్లీ ఆంప్ ఇది 0 1 వోల్ట్లుగా మారుతుంది 1 వోల్ట్ తక్షణం ఎనర్జీ వర్సెస్ టైమ్ని కూడా గీయవచ్చు కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుంది స్పష్టంగా ముందు t 0 కి సమానం లేదా తర్వాత t 100 మైక్రో సెకన్ల వోల్టేజ్ అవుతుంది కాబట్టి వోల్టేజ్ కరెంట్ యొక్క గుణకారం కూడా 0 అవుతుంది మరియు ఈ రెండింటి మధ్య 0 మరియు 100 మైక్రో సెకన్ల మధ్య ఉంటుంది ఇది ఈ స్థిర మరియు సరళ రేఖ యొక్క గుణకారం కాబట్టి ఇది పాజిటివ్ విలువలను కలిగి ఉన్న సరళ రేఖ అవుతుంది ఎందుకంటే కరెంటు మరియు వోల్టేజ్ రెండు నెగిటివ్ గా ఉంటాయి మరియు ఈ విలువ ఈ రెండింటి యొక్క గుణకారం ఇది 10 మిల్లీ వాట్స్ అవుతుంది ఎప్పటిలాగే మీరు ఎనర్జీ ని లెక్కించాలనుకుంటే మీకు కావలసిన ఇంటర్వెల్ లో పవర్ ని కాల క్రమేణా ఇంటిగ్రేట్ చేయవచ్చు అయితే దీన్ని చేయడానికి సులభమైన మార్గం ఉందని తెలుసు కాబట్టి t 100 మైక్రోసెకన్ల వద్ద ఒక ఇండక్టర్లోని ఎనర్జీ ని పరిగణించామని అనుకుందాము మనం చేయాల్సిందల్లా ½ LIL2 ను లెక్కించడం ఇక్కడ IL కరెంటు t 100 మైక్రో సెకన్లు మరియు ఇది ½ 1 మిల్లీ హెన్రీ IL 2 గా ఉంటుంది అది 10 నుండి 2 ఆంపియర్ స్క్వేర్ వరకు ఉంటుంది కాబట్టి ఈ సంఖ్య 10 7 2 జూల్స్ లేదా ఇది ప్రాథమికంగా 50 నానో జూల్స్ ఎనర్జీ కాబట్టి ఇది ఇండక్టర్లో నిల్వ చేయబడిన ఎనర్జీ ఇప్పుడు మీరు కరెంట్ నుండి ఖచ్చితంగా వోల్టేజ్ యొక్క అదే లెక్కలను అలాగే ఇండక్టర్ లో కరెంట్ యొక్క ఆర్బిట్రరీ వైవిద్యాలు పవర్ మరియు ఎనర్జీని నిర్వహించగలుగుతారు